గోల్ ట్రీస్తో సమస్యను విచ్ఛిన్నం చేయడం ఈ రోజు మేము సమస్య పరిష్కారానికి కొద్దిగా భిన్నమైన విధానాన్ని తీసుకుంటాము ఇప్పటివరకు మా విధానం ఏమిటంటే మేము ఏదో ఒక స్థితి లో ఉన్నాము మరియు మేము గోల్ స్థితి కి ఒక పాత్ ని కనుగొనాలనుకుంటున్నాము లేదా మాకు లక్ష్య స్థితి గురించి వివరణ ఇవ్వబడింది మరియు మేము ఒక స్థితి కోసం వెతకాలని కోరుకుంటున్నాము మరియు ఆ వివరణను సంతృప్తిపరుస్తుంది ఈ రోజు మేము కొంచెం భిన్నమైన విధానాన్ని పరిశీలిస్తాము మరియు ఇది రివర్స్ అప్రోచ్ మీరు సాధించాలనుకున్న లక్ష్యం నుండి ప్రారంభించండి మరియు సమస్యను చిన్న ఉప సమస్య లు గా చేయండి ఎక్స్ప్లోర్ంగ్ ఆలోచనను ప్రాబ్లమ్ డికంపొజిషన్ అంటారు ప్రేరేపించడానికి ఒక సమస్యను పరిశీలిద్దాం మరియు మనం ఇంతకు ముందు చూసిన విధానాల ద్వారా పరిష్కరించుకుందాం మీకు స్నేహితుడు ఉన్నారని మరియు అది అతని పుట్టినరోజు అని పరిగణించండి మీరందరూ బయటకు వెళ్లి అతనికి ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇది సాధారణ విషయం కాదని నాకు తెలుసు కానీ మీరు చేస్తున్నది అదే అని అనుకొండి ఇది సాధారణ విషయం కాదని నాకు తెలుసు మీరందరూ ఒక సినిమాకి లేదా మ్యూజిక్ షోకి లేదా మరెక్కడైనా వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆపై మీరు విందు కోసం ప్లాన్ చేసారు ఇది సాయంత్రం ప్రణాళిక ఇప్పుడు స్నేహితుడు నిర్ణయించు కోవాలి మరియు అతను అంగీకరించాలి కాబట్టి ప్రశ్నించడం ప్రారంభించండి మీ స్నేహితుడికి మీరు విభిన్న ఎంపికలను ఇచ్చే సరళమైన శోధన స్థలంలో దీన్ని శోధనగా చూడటానికి ప్రయత్నిద్దాం ఈ సమస్యను డిజైన్ మరియు ఔటింగ్ అంటారు చేయడానికి మూడు ఎంపికలు ఉన్నాయి మీరు మొదట ఏమి చేస్తారు మీరు తరువాత ఏమి చేస్తారు మరియు ఆ తర్వాత మీరు ఏమి చేస్తారు మీరు మొదట మాల్కు వెళ్లాలనుకుంటున్నారని భావించడం ద్వారా ప్రారంభిద్దాం ఇది ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందింది అప్పుడు మీరు వెళ్లి సినిమా చూడాలని అనుకోవచ్చు హ్యారీ పాటర్ చిత్రాలలో ఒకటైన హ్యారీ పాటర్ కోసం నేను HP ని ఉపయోగిస్తాను అప్పుడు మీరు వెళ్లి ఎక్కడో తింటారు మీరు తరువాత పిజ్జా హట్కు వెళ్లారు కాబట్టి నేను పిజ్జా హట్ కోసం PH ని ఉపయోగిస్తాను ఈ అభిప్రాయాలను మీ స్నేహితుడికి తెలియజేయండి మరియు అతను లేదా ఆమె నో చెప్పవచ్చు డెప్త్ ఫస్ట్ సెర్చ్ లేదా ఇలాంటి వాటి ప్రకారం పని చేయండి చెన్నైలోని ప్రసిద్ధ రెస్టారెంట్ గురించి చెప్తాము శరవణ భవన్ మరియు మీ స్నేహితుడు మళ్ళీ అంగీకరించలేదు మీరు మరొక రెస్టారెంట్ పేరు గురించి ఆలోచించగలరా కాఫీ కేఫ్ డే అని చెప్పండి మీరు అక్కడకు వెళ్లి తినవచ్చు నేను ఇక్కడ CC ని ఉపయోగిస్తాను మీ స్నేహితుడు మళ్ళీ అభ్యర్థనను అంగీకరించలేదు మీకు తగినంత బడ్జెట్ లేదని మరియు మంచి రెస్టారెంట్లు లేవని మీ స్నేహితుడికి తెలియజేయండి మీకు మరొక ఎంపిక ఎంపికను ప్రయత్నించండి ఇది సాయంత్రం పార్టీ నేను స్పష్టం చేస్తున్నాను ఇది చలనచిత్రం లేదా వినోదం మరియు ఇది తినడం ఇవి మూడు నిర్ణయాలు మీరు ఒకదాన్ని ఎన్నుకోవాలి మీరు భువాన్ ఇంటికి ఆఫర్ చేస్తారు ఇది చాలా మంచి చిత్రం మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు కానీ మీరు ఈ స్థాయిలో అడగలేరు మేము ఇప్పటివరకు అనుసరించిన విధానంలో మేము ప్రతి నోడ్ను పరిశీలిస్తాము మరియు ఈ నోడ్ గోల్ నోడ్ కాదా అని మేము ధృవీకరిస్తాము ఇది గోల్ నోడ్ కాదు ఎందుకంటే దీనికి రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి మూడవ విషయం లేదు కానీ ఇతర విధానాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు పాక్షిక పరిష్కారం యొక్క ప్రతి దశలో సంతృప్తిని అడ్డుకున్నప్పుడు మీరు పాక్షిక పరిష్కారాన్ని పరిశీలించి నేను వెతుకుతున్నదానికి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పవచ్చు కానీ మేము ఈ సమయంలో చర్చించము మళ్ళీ మీరు ఈ ఆఫర్లను ఇస్తారు పిజ్జా హట్ సమాధానం తిరస్కరణ శరవణ భవన్ సమాధానం తిరస్కరణ కేఫ్ కాఫీ డే సమాధానం తిరస్కరణ మరియు మీరు మరో సినిమా కోసం ప్రయత్నించండి AI సినిమాతో ప్రయత్నించండి AI అనే చిత్రం ఉందని మీకు తెలిసి ఉండాలి అప్పుడు మీకు మళ్ళీ ఈ మూడు ఎంపికలు ఉన్నాయి నేను వాటిని వ్రాయను కానీ ఇవి మీరు ముందు ప్రయత్నిస్తున్న అదే మూడు ఎంపికలు మరియు మీ స్నేహితుడు మళ్ళీ తిరస్కరించాడు ఈ పరిస్థితిలో ఎక్కువ సినిమాలు లేవని మీరు పేర్కొంటారు మీరు ఇక్కడి నుండి తిరిగి ట్రాక్ చేయండి మరియు మేము బీచ్కు వెళ్తామని తెలియజేయండి ఇదే విషయాలన్నింటినీ మళ్లీ ప్రయత్నించండి మాల్ క్రింద ఉన్న ఈ మొత్తం ట్రీ మీరు మళ్ళీ బీచ్ క్రింద అన్వేషించబోతున్నారు మనం బీచ్ కి తరువాత హ్యారీ పోర్టర్ కి వెళ్దాం ఆపై పిజ్జా హట్కు తరువాత శరవణ భవన్కు తరువాత కేఫ్ కాఫీ డేకి తరువాత భువాన్ ఇంటికి తరువాత పిజ్జా హట్కు అకస్మాత్తుగా మీ స్నేహితుడు అవును అని చెప్పారు మీరు పరిష్కారం కనుగొన్నారు బీచ్కు వెళ్లాలనే ఆలోచనకు మీ స్నేహితుడు అంగీకరిస్తాడు అప్పుడు భువన్స్ హోమ్కి వెళ్లి చూడటం ఆపై విందు కోసం పిజ్జా హట్కు వెళ్లడం ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ శోధన ట్రీను చూస్తే మీరు దీనిని చూడాలని మరియు కొన్ని పరిశీలనలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది శోధించడానికి మంచి మార్గం లేదా ఈ ట్రీలో ఏమి జరుగుతోంది చాలా నోడ్లు ప్రతిరూపం పొందాయి లేదా మరింత నిర్దిష్టమైన ప్రశ్న అడగనివ్వండి ట్రీ యొక్క ఎడమ వైపు తప్పేంటి ట్రీ యొక్క ఎడమ వైపు పని చేయనిది ఏమిటి మీరు నిర్మిస్తున్న సొల్యూషన్లో లోపం ఎక్కడ ఉంది లేదా ట్రీ యొక్క ఎడమ వైపు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న పరిష్కారంలో తప్పేంటి లేదా పరిష్కారం యొక్క ఏ భాగం పనిచేయడం లేదు మీరు చూడగలరా ట్రీ ను పరిశీలించగలరా మీరు మాల్ క్రింద ఉన్న మొత్తం ట్రీ ను అన్వేషించారు మరియు మూడు సినిమాలు మరియు మూడు రెస్టారెంట్లను గీసారు ఇంకా చాలా ఉండవచ్చు ఎక్కువ లోతు ఉండవచ్చు ఎందుకంటే మేము మాల్ క్రింద ఉన్న మొత్తం ట్రీ ను అన్వేషించాము మరియు అది పని చేయలేదు మాల్ సమస్య అప్పుడు మీరు పరిగణించిన మొదటి పరిష్కారంలో మాల్ హ్యారీ పాటర్ మరియు పిజ్జా హట్ ఒకవేళ మాల్ సమస్య అని మీరు గుర్తించగలిగితే మీరు ఈ వ్యర్థమైన పనులన్నీ ఇక్కడ చేయరు పిజ్జా హట్ కాకపోతే శరవణ భవన్ కాకపోతే శరవణ భవన్ అయితే కేఫ్ కాఫీ డే మరియు కాకపోతే హ్యారీ పాటర్ అప్పుడు భువాన్ హోమ్ కాకపోతే భువాన్ హోమ్ అప్పుడు A I చిత్రం అపరాధి ఇక్కడ ఉన్నందున ఈ పని అంతా వృధా అవుతుంది మరియు ఆ ఎంపికను స్థిరంగా ఉంచడం మరియు ట్రీ క్రింద శోధించడం ఇకపై సహాయం చేయదు మీరు ఈ క్రింద ప్రయత్నించిన పని ఏదైనా చేయదు మాల్ సమస్యను సృష్టిస్తుందని మీరు గుర్తించినట్లయితే మీరు ఈ వైపుకు వెళతారు ఆపై మీకు పరిష్కారం లభిస్తుంది ఈ సమస్యను ఒకరు ఎలా పరిష్కరిస్తారు మేము పరిష్కరించదలచిన సమస్య ఏమిటంటే మీరు ఒక పని ప్రయత్నించారు ఆపై మీరు ఈ పనికిరాని పనిని చేస్తున్నారు ట్రీ యొక్క ఈ భాగాన్ని అన్వేషిస్తారు ఇది నష్టం మరియు పని చేయదు మీరు దీన్ని మార్చినప్పుడు అది పని చేయబోతోంది ఈ కష్టాన్ని పరిష్కరించడానికి ప్రాథమికంగా రెండు విధానాలు ఉన్నాయి ఒకటి డిపెండెన్సీ డైరెక్టెడ్ బ్యాక్ ట్రాకింగ్ అంటారు ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్న బ్యాక్ట్రాకింగ్ చాలా అల్గోరిథంలో కనిపిస్తుంది ఇది కాలక్రమానుసారం మీరు చేసిన చివరి ఎంపికను మీరు అన్డు చేస్తారు మీరు ఈ పరిష్కారాన్ని ప్రయత్నించారు ఇది పని చేయలేదు మీరు పిజ్జా హట్ అయిన ఈ చివరి ఎంపికను అన్డు చేసి తదుపరిదాన్ని ప్రయత్నించండి ఈ స్థాయిలో ఇది శరవణ భవన్ దీన్ని అన్డు చేసి దీన్ని ప్రయత్నించండి ఈ మూడు విఫలమైనప్పుడు మీరు దీన్ని అన్డు చేసి దీన్ని ప్రయత్నించండి బ్యాక్ట్రాకింగ్ యొక్క ఈ రూపాన్ని కాలక్రమానుసారం అంటారు అంటే మీరు చేస్తున్న చివరి ఎంపికను మీరు అన్డు చేస్తున్నారని అర్థం మేము డిపెండెన్సీ డైరెక్ట్ బ్యాక్ట్రాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము పరిష్కారంలో ఏది తప్పు అని అపరాధి ని గుర్తించండి లేదా మరో మాటలో చెప్పాలంటే ఆ లక్షణాన్ని మార్చకుండా మీరు పరిష్కారం పొందలేరు మీరు గుర్తించగలిగితే ఇక్కడకు వచ్చిన తరువాత లేదా ఎక్కడో వచ్చిన తరువాత అపరాధి సాయంత్రం ట్విస్ట్ యొక్క ఎంపిక అని మాల్కు వెళుతుంది అప్పుడు అల్గోరిథం వాస్తవానికి నేరుగా దీనికి తిరిగి దూకి తదుపరి ఎంపికను ప్రయత్నించాలి మేము తరువాత ఈ ఎంపికను అన్వేషించము ఇక్కడ మనకు తరువాత సమయం లభిస్తే తప్ప కానీ మీరు నిర్బంధ సంతృప్తి పద్ధతిని చూసినప్పుడు ఇది మేము అధ్యయనం చేసే విషయం కానీ మేము ఇక్కడ ఎక్కువ పరిమితి ప్రాసెసింగ్ చేయబోవడం లేదు నిర్బంధ ప్రాసెసింగ్ అటువంటి సమస్యలను పరిష్కరించడానికి భిన్నమైన సూత్రీకరణ దీనిలో మీరు మొత్తం సమస్యను వేరియబుల్స్ మరియు విలువల పరంగా సూత్రీకరిస్తారు ఆ వేరియబుల్ తీసుకోగలదు ఈ రోజు మీరు పరిగణించదలిచిన ఇతర విధానం మరియు AND OR గ్రాఫ్లు లేదా ట్రీలును నిర్మించడం ఈ మూడింటిని ఉత్పత్తి చేయడానికి బదులుగా మేము దీనిని గ్రాఫ్గా మార్చగలిగాము నేను వాటిని ఈ మూడింటికి కనెక్ట్ చేయగలిగాను ఆపై అది గ్రాఫ్ అయ్యేది ఇది గ్రాఫ్ లేదా ట్రీ అయినా చాలా ఎక్కువ తేడా లేదు వీటిని గోల్ ట్రీలు అని కూడా అంటారు మనమందరం గోల్ ట్రీస్ తో సమస్య డికంపోజిటన్ చూడాలనుకుంటున్నాము ఆలోచన చిన్న సమస్యను విభజించడానికి ఒక యంత్రాంగాన్ని ఉపయోగించడం వంటిది ఈ ఉదాహరణలో ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ను ఉపయోగించడం లాంటిది ఒక విహారయాత్ర ఒక సాయంత్రం అవుట్ మరియు చలనచిత్రం మరియు విందు మరియు తరువాత మొదలగునవిగా తయారవు తుంది అయితే ఇది కాంటెక్స్ట్ ఫ్రీ లేకుండా ఉండాలి ఈ సందర్భంలో ఇది సందర్భం మీద ఆధారపడి ఉంటుంది ఈ విధానం సమస్యను భిన్నంగా చూడటం అంటే మీరు విహారయాత్ర చేస్తున్నార ని చెప్పడం మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న లక్ష్యం ఇప్పుడు మీరు దానిని మూడు వేర్వేరు ఉప లక్ష్యాలుగా విభజించబోతున్నారు ఒకటి సాయంత్రం ముగిసింది లేదా సాయంత్రం తదుపరి సినిమాను ప్లాన్ చేయండి మరియు విందులో తినడం ఇది భిన్నమైన ప్రాతినిధ్యం ఈ విధమైన ట్రీ మరియు ఆ విధమైన ట్రీ మధ్య తేడాను గుర్తించడానికి మన ప్రయోజనం కోసం ఇక్కడ ఒక ఆర్క్ ఉంచాము ఇటువంటి ఆర్క్ను AND ఆర్క్ అని పిలుస్తారు మరియు అలాంటి నోడ్ను AND నోడ్ అంటారు AND నోడ్ అనేది ఒక నోడ్ దాని నుండి అది సూచించే అన్ని నోడ్లను ఎంపిక చేస్తుంది మరియు ఇది డైరెక్టివ్ గ్రాఫ్ వాటిలో ప్రతి ఒక్కటి పరిష్కరించబడాలి అటువంటి నోడ్కు విరుద్ధంగా దీనిని OR ఆర్క్ అంటారు ఈ వీక్షణను OR ఆర్క్ అంటారు లేదా దీనిని OR నోడ్ అని పిలుస్తారు OR నోడ్ దాని క్రింద అన్ని OR ఆర్క్లను కలిగి ఉంటుంది OR నోడ్ మరియు OR ఆర్క్ యొక్క అర్థం ఏమిటంటే మీరు దాని క్రింద ఉన్న వాటిలో ఒకటి చేయాలి ఉదాహరణకు మీరు మాల్కు వెళ్లాలి లేదా మీరు బీచ్కు వెళ్లాలి లేదా మీరు మాల్పై నిర్ణయం తీసుకుంటే మీరు హ్యారీ పాటర్ లేదా భువాన్స్ హోమ్ లేదా A I సినిమాను ఎంచుకోవాలి అది నోడ్ మాకు ఇక్కడ అన్ని ఎంపికలు ఉన్నాయి మాల్ మరియు బీచ్ అని చెప్పండి మరియు కొన్ని ఇతర ఎంపికలు కావచ్చు అప్పుడు హ్యారీ పాటర్ భువాన్స్ హోమ్ మరియు A I సినిమా కోసం మాకు మూడు ఎంపికలు ఉన్నాయి అప్పుడు రెస్టారెంట్ కోసం మాకు మూడు ఎంపికలు ఉన్నాయి అటువంటి ట్రీ ని AND OR ట్రీ అంటారు ఎందుకంటే ఇందులో AND నోడ్స్ అలాగే OR నోడ్స్ ఉంటాయి AND నోడ్ ఉన్నత స్థాయిలో ఉంది OR నోడ్ దానికి దిగువన ఉంది మరియు OR గ్రాఫ్లోని ఒక పరిష్కారం మనం ఇప్పటివరకు చదువుతున్న మార్గం AND OR ట్రీ లోని పరిష్కారం ఒక సబ్ ట్రీ ఒక పరిష్కారం ఉంటుంది ఉదాహరణకు ఇది మరియు ఇది మరియు ఇది మరియు ఇది ఇక్కడ సబ్ ట్రీ ఇదే సమస్యకు పరిష్కారం ఆ కలయికలో పరిష్కారం ఒక పాత్ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు సమస్యను మూడు చిన్న సమస్యలుగా విభజించారు మరియు వాటిని ఒకదానికొకటి స్వతంత్రంగా పరిష్కరించండి దీని అర్థం మీరు మాల్ మరియు బీచ్ మధ్య ఎంచుకోవలసి ఉంటుందని మీకు తెలిసినప్పుడు మీరు ఇతర పనుల నుండి స్వతంత్రంగా దీన్ని చేస్తారు ఇక్కడ ఒకరు మాల్ని ఎన్నుకోవాలి అప్పుడు మీరు చెబుతున్నారు మాల్ కూడా నేను ఏమి వెతకాలి ఇప్పుడు అది నిజంగా అర్ధవంతం కాదు ఎందుకంటే మాల్ మీరు ఆ తర్వాత ఏమి చేయబోతున్నారో దాని నుండి స్వతంత్రంగా ఉంటుంది మరియు AND OR ట్రీ యొక్క ఈ సూత్రీకరణ సమస్యలను చిన్న భాగాలుగా విడదీసి పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మేము అలాంటి సూత్రీకరణలపై పని చేస్తాము మరియు సమస్యలను పరిష్కరిస్తాము అని అల్గోరిథంలను పరిష్కరించే విధానాలను అధ్యయనం చేయాలనుకుంటున్నాము కాని మొదట అది ఎక్కడ ఉపయోగించబడింది మరియు మొదలైన వాటి గురించి కొంత ప్రేరణ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఆప్టిమల్ పరిష్కారాన్ని కనుగొనబోతున్నట్లయితే దానితో సంబంధం ఉన్న కాస్ట్ ఉంటుంది ఉదాహరణకు మాల్తో కొంత వ్యయం ఉండవచ్చు మరియు మీరు ప్రయాణించాల్సిన దూరం కావచ్చు వారు కొంతమందికి కొన్ని ఫీజులు వసూలు చేస్తారు సహజంగానే సినిమాలకు కూడా ఛార్జీలు ఉంటాయి మరియు తినడానికి కొన్ని కాస్ట్ లు ఉంటాయి మరియు మీకు కొన్ని ప్రమాణాలు ఉండవచ్చు ఈ కాస్ట్ లో లేదా ఈ బడ్జెట్లో లేదా ఆప్టిమల్ బడ్జెట్లో మరియు అలాంటి వాటికి పరిష్కారం కనుగొనండి మేము కాస్ట్ గురించి ఆందోళన చెందుతాము మరియు మేము దీనిని తరువాత చూస్తాము ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మీరు ఇల్లు నిర్మించాలనుకుంటున్నారని అనుకుందాం మీరు ఈ సమస్యను AND OR సమస్యగా కూడా చూపవచ్చు కొన్ని సాధారణ వైవిధ్యాలను తీసుకోవటానికి మీరు ఒకే అంతస్తు లేదా డ్యూప్లెక్స్ వంటి ఏదైనా చెప్పవచ్చు ఇవి ఎంపికలు కావచ్చు ఒకే అంతస్తుల ఇంట్లో ఒక వంటగది కావాలని ఇష్టపడవచ్చు దాని తరువాత ఒక గది R1 గా చెప్పనివ్వండి R2 మరియు మొదలైనవి చెప్పండి మరియు బాల్కనీ అని చెప్పండి ఇప్పుడు ఇది ఇక్కడ AND నోడ్ అవుతుంది మరియు ఇక్కడ నుండి అంచులు వస్తాయి ఉదాహరణకు డ్యూప్లెక్స్ హౌస్ కిచెన్ కూడా ఉంటుంది దానిని నేను గ్రాఫ్ గా గీయగలను లేదా ట్రీలా గీయగలను అది నిజంగా పట్టింపు లేదు రూమ్ 1 ఉండవచ్చు మాకు 4 గదులు ఉన్నాయని పరిశీలిద్దాం గదులు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి వాల్ 1 నుండి వాల్ 4 వరకు మరియు మనకు ఒకే తలుపు ఉంది మరియు కిటికీ ఉంది ఇది AND నోడ్ అవుతుంది మరియు మీరు ఒక గోడను చూస్తే ఉదాహరణకు మీకు రాయి లేదా ఇటుక లేదా మట్టి వంటి ఎంపికలు ఉండవచ్చు ఈ పద్ధతిలో ఇల్లు నిర్మించటానికి మీకు అందుబాటులో ఉన్న ఎంపికలను AND OR చెట్టుగా నిర్వహించవచ్చు ఇక్కడ ఉన్నత స్థాయిలో మీకు ఉన్నత స్థాయి లక్ష్యం ఉంటుంది ఇది ఇంటిని నిర్మించడం అప్పుడు తక్కువ స్థాయిలో ఇది ఇక్కడ ఎంపికలు తక్కువ స్థాయిలో ఇవి ఉప లక్ష్యాలు అప్పుడు మీరు సమస్యను ఉప సమస్యలుగా విభజిస్తారు మీరు ఎంతవరకు సమస్యను విచ్ఛిన్నం చేస్తారు సమస్య చాలా సరళంగా ఉండే వరకు మీరు దాన్ని విచ్ఛిన్నం చేస్తారు తద్వారా మీకు పరిష్కారం ఉంటుంది మరియు ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది నేను చూసే తదుపరి ఉదాహరణతో నేను వివరిస్తాను ఇది ఉపయోగించాల్సిన మొదటి వ్యవస్థలలో AND OR గ్రాఫ్లు ఇప్పుడు అవి రెండు రకాల కాస్ట్ లు అని గుర్తుంచుకోండి ఒకటి సమస్యను మార్చడానికి అయ్యే కాస్ట్ ఉప సమస్యలుగా చేయటానికి కాస్ట్ ఉందని పరిశీలిద్దాం రెండవది ఉప సమస్యలను పరిష్కరించే కాస్ట్ మరియు మొదలైనవి దీని చివరలో ఈ నోడ్లను లీఫ్ నోడ్స్ అని పిలుస్తారు అంటే లీఫ్ నోడ్లను వాస్తవానికి సాల్వ్డ్ నోడ్స్ అంటారు ట్రీ లోని లీఫ్ నోడ్లు నోడ్స్ పరిష్కరించబడతాయి పరిష్కరించబడిన నోడ్లు దానితో అనుబంధిత వ్యయాన్ని కలిగి ఉంటాయి డొమైన్ను బట్టి మేము సింబాలిక్ ఇంటిగ్రేషన్ను చూడటం ప్రారంభిస్తాము ఉదాహరణకు ఇది మొదటి అనువర్తనాల్లో ఒకటి ఇది AND OR గ్రాఫ్లు ఉపయోగించబడింది పరిష్కరించబడిన నోడ్లకు దానితో సంబంధం ఉన్న కాస్ట్ ఉండకపోవచ్చు ఉదాహరణకు XDX యొక్క సమగ్రమైనది మీరు ద్రావణాన్ని లేదా X స్క్వేర్ DX ను ఎంచుకోగలదని మీకు తెలుసు మీరు పరిష్కారం మరియు అలాంటి వాటిని ఎంచుకోవచ్చు మీరు ఇంటిని నిర్మించడం వంటి సమస్యను చూస్తే మీరు 4 గోడలను నిర్మించబోతున్నట్లయితే ఆ నాలుగు గోడలలో ప్రతి ఒక్కటి మీరు నిర్మించినప్పుడు దీనికి అనుబంధ వ్యయం ఉంటుంది ఆపై మీరు ఆ ఇంటిని నిర్మించే కాస్ట్ లో మొత్తం కాస్ట్ ను సమకూర్చుకోవాలి పరిష్కరించబడిన నోడ్లకు సమస్య యొక్క స్వభావం ఏమిటో బట్టి కాస్ట్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ పరివర్తనాలు ఎల్లప్పుడూ దానితో సంబంధం ఉన్న కొన్ని కాస్ట్ లను కలిగి ఉంటాయి మేము సమస్యను పరిశీలిస్తాము ఎందుకంటే మీరు చేసే శోధన మొత్తాన్ని మీరు నియంత్రించాలను కుంటున్నారు AND OR ట్రీస్ యొక్క మొదటి ప్రోగ్రామ్లలో ఒకటి SAINT అని పిలువబడే కార్యక్రమం దీనిని 1961 లో స్లాగ్లే అనే వ్యక్తి అమలు చేశాడు మేము పరిచయ ఉపన్యాసాలను చూస్తున్నప్పుడు AI యొక్క విజయాలు గురించి చర్చించాము మరియు 1961 సంవత్సరంలో సింబాలిక్ ఇంటిగ్రేషన్ గురించి కూడా ప్రస్తావించాము అతను MIT లో రాశాడు సింబాలిక్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో అతని PHD థీసిస్ సింబాలిక్ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి మీకు కొంత వ్యక్తీకరణ ఇవ్వబడింది మరియు మీరు ఆ వ్యక్తీకరణను సమగ్రంగా సమగ్రపరచాలనుకుంటున్నారు మరియు మీరు మార్చాలనుకుంటే మీరు ఒక వ్యక్తీకరణను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు ఇది ఈ వ్యక్తీకరణ యొక్క సమగ్రమైనది నా గణితం కొంచెం బలహీనంగా ఉంది ఈ విచ్ఛిన్నతను ఉపయోగించుకుందాం ఇది థీసిస్ వలె బలంగా ఉంటుంది మీరు ఇంటెగ్రేషన్ అఫ్ x452 dx ద్వారా విభజించాలనుకుంటున్నాము నాకన్నా మీ ఇంటిగ్రేషన్ గురించి మీకు బాగా తెలుసు అని నాకు తెలుసు అటువంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు తెలుసు ప్రాథమికంగా మీరు కొన్ని పరివర్తనలను వర్తింపజేస్తారు మరియు మీరు సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టవచ్చు ఇది చాలా చక్కగా AND OR పరిస్థితులకు సరిపోతుంది ఎందుకంటే మీకు పరివర్తనల ఎంపిక ఉంది మొదట పరిష్కారం ఎలా ఉంటుందో చూద్దాం ఇది నోడ్ మీరు దీన్ని x4 గా మార్చగలిగినప్పుడు ఇప్పుడు ఎలా అని అడగవద్దు పరివర్తన Xsin కి సమానం మీరు దానిని ఏదో ఒకదానికి విచ్ఛిన్నం చేసినప్పుడు ఇది సరళమైనది మీకు ప్రాప్యత చేయగలిగేది ఒక విధమైన ఉంటుంది మీరు దీనికి పరిష్కారాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ పరివర్తనను విలోమం చేయండి దీన్ని మ్యాథ్స్ క్లాస్గా మార్చే ప్రమాదం ఉంది ఒకటి లేదా రెండు దశలను ప్రయత్నిస్తాను మీరు దీన్ని నిజంగా వ్రాయవలసిన అవసరం లేదు ఇక్కడ గమనించండి మేము ztan వంటి వాటిని భర్తీ చేసాము నేను ఇక్కడ వ్రాస్తాను మరియు దీనికి రూపాంతరం చెందాను మరియు అదేవిధంగా ఇది dw గా రూపాంతరం చెందుతుంది ఇప్పుడు ఈ నోడ్ పరిష్కరించబడిన నోడ్ అని మేము ఉహిస్తున్నాము దీని అర్థం మీరు దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు ఈ నోడ్ పరిష్కరించ బడిన నోడ్ మరియు ఈ నోడ్ పరిష్కరించబడిన నోడ్ మీకు ఇప్పుడు పరిష్కారం ఉంది ఇది అండ్ నోడ్ ఈ ఇంటిగ్రేషన్ సమస్యకు పరిష్కారం మీరు చేసే సిరీస్ అఫ్ ట్రాన్సఫార్మషన్స్ పై దాని తరువాత సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టడం పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేము ఇక్కడ ఆడిషన్ ఆపరేషన్ చేయవలసి ఉంది ఇవి చిన్న భాగాలు ఈ ∫ dw ∫ Z2 మరియు ∫ dw ను చాలా చిన్నవిగా పరిష్కరించండి మేము ఆ నోడ్లను పరిష్కార నోడ్లుగా పరిగణిస్తాము అటువంటి నోడ్లను కనుగొనే కాస్ట్ ఈ పరిష్కారం యొక్క కాస్ట్ మీరు దానిని చిన్నదిగా పరిగణించవచ్చని చెప్పడం ద్వారా నేను అర్థం చేసుకున్నాను కాని పరివర్తన వ్యయాన్ని తప్పనిసరి గా లెక్కించవచ్చు వాస్తవానికి ఇది చేయటానికి ఏకైక మార్గం కాదు మరియు ఇతర ఎంపికలు కూడా ఉండవచ్చు ఉదాహరణకు దీన్ని cot 4 ydy గా మార్చండి మరియు దీనిని dx వంటి వాటికి మార్చండి ఇది అంత మంచి పరిష్కారం ఇవ్వడం లేదు మరియు మీరు వేరేదాన్ని ప్రయత్నించండి ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి చాలా ఎంపికలు ఉన్నాయి గణితాన్ని గుర్తుపెట్టుకున్నవారు లేదా ప్రవేశ పరీక్షకు సిద్ధమైన వారు ట్రాన్స్ఫ్రామేషన్స్ను వర్తింపజేయాల్సిన అవసరం ఏమిటో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించినందుకు మీరు మీ తల విరిగిపోవలసి ఉంటుంది అందుకే దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం ఈ ప్రోగ్రామ్ సెయింట్ ఏమిటి సెయింట్ అంటే సింబాలిక్ ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ తరువాత మోసెస్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రామ్ను అభివృద్ధి చేశాడు దానిని అతను SIN అని పిలిచాడు ఎందుకంటే దీనిని SAINT అని పిలుస్తారు ఇది సింబాలిక్ ఇంటిగ్రేషన్ ఈ SIN చివరికి MACSYMA అనే ఉత్పత్తిగా మార్చబడింది ఈ రోజుల్లో ఈ గణిత ప్యాకేజీలు మీ వద్ద ఉన్నాయని మీకు తెలిసి ఉండాలి ఇది మీ కోసం సింబాలిక్ మ్యాథమెటిక్స్ చేయగలదు వీరంతా ఈ సిన్ మరియు సెయింట్ యొక్క వారసులు ముఖ్యంగా MATLAB ఉదాహరణకు సింబాలిక్ మ్యాథమెటిక్స్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు ఇక్కడ చూపించదలచుకున్నది ఏమిటంటే సింబాలిక్ ఇంటిగ్రేషన్ ఈ పద్ధతిలో ఒక సమస్యను పరిష్కరించేదిగా చూడవచ్చు ఇక్కడ మీరు మీ పెద్ద స్థాయి ఉన్నత స్థాయి సమస్య ను ఉప లక్ష్యాలుగా విభజించి ఉప లక్ష్యాలు చేయడానికి తగినంత సరళంగా ఉండే వరకు విభజించి సులభంగా పరిష్కరించేలా చేయండి ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి మీకు పరిష్కారం ఏర్పాటు అయింది వాస్తవానికి దీనికి అసలు సమాధానం మీరు చేసిన అన్ని పరివర్తనలను మీరు రద్దు చేయాలి నేను ఇక్కడ వ్రాయలేదు ఈ ఆలోచన సమర్థవంతంగా ఉపయోగించబడిన మరొక ఉదాహరణ ఇస్తాను 70 లలో నిపుణుల వ్యవస్థలు ప్రవేశపెట్టబడ్డాయి మొట్టమొదటి నిపుణ వ్యవస్థలలో ఒకటి డెండ్రాళ్ అని పిలువబడే ఈ కార్యక్రమం ఈ DENDRAL ప్రాథమికంగా మీరు దీనిని డెంట్రిటెక్ ట్రీ X అల్గోరిథం లేదా అలాంటిదే విస్తరించవచ్చని కొంతమంది చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఒక AND OR గ్రాఫ్ను కూడా ఉత్పత్తి చేసింది ఇది అలా కనిపిస్తుంది కానీ డెండ్రాళ్ యొక్క ఆలోచన అది సహాయకుడు ఇది మొదట రసాయన శాస్త్రవేత్తకు సహాయకుడిగా అభివృద్ధి చేయబడింది మరియు రసాయన శాస్త్రవేత్త చేస్తున్న పని సమ్మేళనం యొక్క నిర్మాణ సూత్రాన్ని నిర్ణయించడం ఇప్పుడు మీ కెమిస్ట్రీ నా కన్నా మంచిదని నేను అనుకుంటున్నాను మీకు సమ్మేళనం కోసం పరమాణు సూత్రం ఇస్తే ఉదాహరణకు C6 H6 ఇది C6 H12 ఎలా ఉంది ఏమైనా బెంజీన్ బెంజీన్ సూత్రం ఏమిటి C6 H6 మరియు మీరు కెకులే కథను విని ఉండవచ్చు మరియు బెంజీన్ యొక్క నిర్మాణం ఏమిటో ప్రజలు గుర్తించడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో మీకు తెలిసి ఉండవచ్చు ఒక పరమాణు స్థాయిలో ఇది 6 కార్బన్ అణువులను మరియు 6 హైడ్రోజన్ అణువులను కలిగి ఉంది కానీ అడగవలసిన ప్రశ్న ఈ అణువులను ఒక నిర్మాణంలో ఎలా అమర్చారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే పదార్ధం యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు నిర్మాణ సూత్రంపై ఆధారపడి ఉంటాయి నిర్మాణాత్మక సూత్రాన్ని కనుగొనడం మరియు అది అంత సూటిగా చేసే పని కాదు కెకులే కలలు కంటున్నాడు లేదా పగటి కలలు కన్నాడు లేదా నిద్రపోతున్నాడు లేదా ఏదో మరియు అతను ఈ పామును చూశాడు ఇది తన తోకను కొరికి ఆపై అది బెంజీన్ రింగ్ డెండ్రాళ్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే ఒక రసాయన శాస్త్రవేత్తకు సహాయం చేయడం నిర్మాణాత్మక సూత్రాలను కనుగొనడం మరియు స్పష్టంగా రసాయన శాస్త్రంలో PHD చేసిన వ్యక్తులు వారి గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తారు ఈ విషయం యొక్క నిర్మాణ సూత్రాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు సమస్య అంత సులభం కాదు ఎందుకంటే ఇచ్చిన పరమాణు సూత్రంలో మిలియన్ల వేర్వేరు నిర్మాణ సూత్రం ఉండవచ్చు ముఖ్యంగా పెద్ద సమ్మేళనాల కోసం దానితో సంబంధం కలిగి ఉంటుంది తక్కువ స్థాయిలో మీకు తెలుసా నిర్మాణం పదార్థాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మీరు మీ చేతిలో వజ్రాన్ని పట్టుకున్నారా లేదా బొగ్గు ముద్ద అయినా అది నిర్మాణానికి సంబంధించిన విషయం మీరు ప్రాథమికంగా మీ చేతిలో కార్బన్ పట్టుకొని ఉంటారు కానీ ఇది నిజంగా దాని నిర్మాణం ఇది మీరు వెతుకుతున్న లక్షణాలను ఇస్తుంది డెండ్రాళ్ అమలు చేయబడిన మార్గం సాధ్యమయ్యే అన్ని నిర్మాణాల స్థలాన్ని అన్వేషించడం మరియు పరమాణు సూత్రాన్ని చిన్న భాగాలుగా విభజించడం ద్వారా మరియు చిన్న భాగాల నిర్మాణాన్ని అన్వేషించడం ద్వారా ఇది చేయవచ్చు ఒక చిన్న నమూనా ఉదాహరణను చూద్దాం కానీ సింథటిక్ స్పెక్ట్రోగ్రామ్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ ద్వారా ఇది సహాయపడింది నిర్మాణాత్మక సూత్రాన్ని ఇచ్చిన ఒక అల్గోరిథం ఉంది ఆ పదార్థం యొక్క స్పెక్ట్రోగ్రామ్ ఎలా ఉంటుంది మీరు దీన్ని చేయగలిగిన తర్వాత మీరు దానిని పదార్థం యొక్క నిజమైన స్పెక్ట్రోగ్రామ్తో పోల్చవచ్చు మరియు స్పెక్ట్రోగ్రామ్ సరిపోలితే మీరు ఆ పదార్థానికి నిర్మాణ సూత్రాన్ని కనుగొన్నారని చెప్పవచ్చు ఇది రసాయన శాస్త్రవేత్త చేసిన విధానం డెండ్రాళ్ ఒక కార్యక్రమం దీనిని 1971 లో స్టాన్ఫోర్డ్ అభివృద్ధి చేసింది లేదా అలాంటిదే సెయింట్ తరువాత వచ్చింది ఇది మొట్టమొదటి నిపుణుల వ్యవస్థగా నిర్మించబడింది మరియు 70 మరియు 80 లు నిపుణుల వ్యవస్థల యుగం ఇక్కడ మేము నిపుణుల వ్యవస్థలను నిర్మిస్తామని ప్రజలు చెప్పారు మరియు దీని ద్వారా వారు నిపుణుల జ్ఞానాన్ని పొందుతారు మరియు ఉంచారు అది ఒక ప్రోగ్రామ్లోకి వస్తుంది మరియు ఆ ప్రోగ్రామ్ నిపుణుల స్థాయిలో ప్రదర్శిస్తుంది డెండ్రాళ్ కాకుండా పరిచయంలో మేము ప్రాస్పెక్టర్ వంటి విషయాలను ప్రస్తావించాము ఇది నూనెలు లేదా ఖనిజాల కోసం ఒక అవకాశాన్ని కనుగొనటానికి ఒక నిపుణుల వ్యవస్థ R1 అని పిలువబడే ఒక ప్రోగ్రామ్ ఉంది దీనిని స్టాన్ఫోర్డ్ పరిచయం చేసింది ఇది మైనపు వ్యవస్థలను కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగించబడింది ఆ సంవత్సరాల్లో ఒక యంత్రాన్ని కొనడం కంప్యూటర్ నాకు ఆపిల్ మాక్ బుక్ లేదా అలాంటిదే కావాలి అని చెప్పడం అంత సరళమైన పని కాదు మీరు వాస్తవానికి వివిధ భాగాలను కలిసి కాన్ఫిగర్ చేయవలసి ఉంది మరియు R1 అనేది నిపుణుల వ్యవస్థ ఇది ప్రజలకు సహాయపడింది కంప్యూటర్ సిస్టమ్స్ను కాన్ఫిగర్ చేస్తుంది మేము దీనిని పరిశీలిస్తాము ఈ R1 మరియు ఇలాంటివి ఎలా ఇటువంటి కార్యక్రమాలు కొంచెం తరువాత కోర్సులో నిర్మించబడ్డాయి కాని ఈ రోజు మనం ఈ A 0 నక్షత్రం ఒక రకమైన అల్గోరిథం లేదా AND OR ట్రీ అల్గోరిథంలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము ఇవి ప్రాథమికంగా మరియు ట్రీస్ ను శోధిస్తాయి నైపుణ్యం ఎక్కడ వచ్చింది మొదట CONGEN అనే ప్రోగ్రామ్ ఉందని నైపుణ్యం వచ్చింది డెండ్రాళ్ ను CONGEN అనే ప్రోగ్రామ్తో రూపొందించారు మరియు దీనిని నిర్బంధ జనరేటర్ అంటారు దీని లోపల నిపుణుల జ్ఞానం ఉంది ఇచ్చిన పరమాణు సూత్రం కోసం మీరు ఒక నిర్మాణాన్ని సూచించగల అనేక మార్గాల్లో రసాయన శాస్త్రవేత్త నుండి వెలువడిన జ్ఞానం ద్వారా CONGEN మార్గనిర్దేశం చేయబడింది ఏ నిర్మాణాలు సాధ్యమవుతాయి మరియు ఏది సాధ్యం కాదు ఉదాహరణకు C2H12NO2 వంటి సరళమైన విషయం ఇచ్చినట్లయితే ఈ CONGEN ఇలాంటి నిర్మాణాన్ని ఉత్పత్తి చేస్తుంది లేదా ఇది మరొక నిర్మాణాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఒకటి మరియు ఇది మరొకటి మరియు మరిన్ని ఉదాహరణలు ఉన్నాయి నేను ఇక్కడ గీయడం లేదు నాకన్నా కెమిస్ట్రీలో మీకు మంచి జ్ఞానం ఉంది ఇది డబుల్ బాండ్ అని మీకు తెలుసు మరియు ఇది సింగిల్ బాండ్ మరియు మొదలైనవి మేము హైడ్రోజన్ అణువులను గీయలేదు మరియు మీరు ఇక్కడ ఉన్న వాలెన్స్ ఆధారంగా మిగిలిన హైడ్రోజన్ అణువులను పూరించవచ్చు 3 ఇక్కడ ఉదాహరణకు మరియు 2 ఇక్కడ కానీ ఇవి CONGEN ఉత్పత్తి చేసే విభిన్న నిర్మాణాలు మరియు CONGEN గురించి ఆసక్తికరంగా ఉన్నది ఇది సాధ్యమయ్యే నిర్మాణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అందుకే నిపుణుల జ్ఞానం అందులోకి వచ్చింది CONGEN తరువాత మీరు సింథటిక్ స్పెక్ట్రోగ్రామ్ను ఉత్పత్తి చేస్తారు వాస్తవంతో పోలిస్తే మరియు మీరు పదార్థం యొక్క నిర్మాణాన్ని కనుగొన్నారా లేదా అని మీరు నిర్ణయించుకోవచ్చు డెండ్రాళ్ ఏమి చేస్తుందంటే ఇది సాధ్యమయ్యే అన్ని నిర్మాణాల యొక్క ఈ భారీ స్థలాన్ని బహిర్గతం చేస్తుంది ఈ సింథటిక్ స్పెక్ట్రోగ్రామ్లను ఉత్పత్తి చేస్తుంది మరియు దానిని అసలు పదార్థంతో పోల్చవచ్చు మరియు చివరికి రసాయన శాస్త్రవేత్త కోసం పని చేస్తుంది మరియు అది పనిచేస్తుందని తేలుతుంది ఇది నిజమైన రసాయన శాస్త్రవేత్త కంటే వేగంగా పనిచేస్తుందని మీరు ఉహించలేరు ఇది నిజమైన రసాయన శాస్త్రవేత్త అని మీరు చెప్పినప్పుడు దీని అర్థం PHD ఉన్నవారు డెండ్రాళ్ ఉత్పత్తి చేసిన స్థలం యొక్క చిన్న ఉదాహరణతో సెషన్ను ముగించుకుందాం మరియు తరువాతి తరగతిలో ఈ స్థలాన్ని అన్వేషించడానికి నేను ఉపయోగించిన అల్గోరిథంలను చూస్తాము మేము C5H12 ను చూస్తున్నామని చెప్పండి ఇది పరమాణు సూత్రం మరియు పరమాణు సూత్రాన్ని కలిగి ఉన్న ఏదైనా పెట్టె పరిష్కారం కాని నోడ్ లేదా మనం చూసే విధంగా పాక్షికంగా పరిష్కరించబడుతుంది పరిష్కరించబడిన నోడ్ ఎక్కడ ఉంది ఈ నిర్మాణం పూర్తిగా మీకు ఇవ్వబడింది ఉదాహరణకు ఇది ఇలా ఉంటుంది C C C C C ఆపై హైడ్రోజన్ అంశాలు ఇది పరిష్కరించబడిన నోడ్ అవుతుంది ఈ 5 కార్బన్ అణువులను మరియు 12 హైడ్రోజన్ అణువులను నిర్వహించడానికి ఒక సాధారణ మార్గం కానీ ఇతర ఎంపికలు ఉండవచ్చు ముఖ్యంగా ఉదాహరణకు ఇవి దర్శకత్వం వహించిన గ్రాఫ్లు ఇది సి పాక్షికంగా ఎలిసిటెడ్ స్ట్రక్చర్ అని మీరు చెప్పవచ్చు ఇక్కడ నిర్మాణం యొక్క కొంత భాగం తెలుసు మరియు కొంత భాగం తెలియదు 3 కార్బన్ అణువులు ఇక్కడ మరియు 2 లోపల ఉన్నాయి ఇది పాక్షికంగా ఉద్భవించిన మరొక నిర్మాణం మరియు ఈ భాగంలో ముగ్గురు పిల్లలు ఈ భాగానికి ఈ భాగానికి మరియు ఈ భాగానికి అనుగుణంగా ఉంటుంది మీరు C2H5 కోసం ఒక బంధంతో పరిష్కరించారు మీకు మరొక C2H5 ఉంది మరియు ఇది ఒక బంధం మీకు C H H H H H రెండు బంధాలతో ఉన్నాయి మరియు ఇది పరిష్కరించబడుతుంది మరియు దీనిని పరిష్కరించవచ్చు మరియు ఇది కూడా దీని ద్వారా పరిష్కరించబడుతుంది మరియు దీనికి రెండు భాగాలు ఉంటాయి వాటిలో ఒకటి C2H5 ఒక బంధంతో ఉంటుంది ఇది దీని ద్వారా పరిష్కరించబడుతుంది మరియు మిగిలినవి ఇక్కడ మిగిలి ఉన్నవి C C C మరియు మొదలైనవి ఈ చాలా త్వరగా కెమిస్ట్రీ పాఠంలో మీరు C2 H5 కోసం మూడు నిర్మాణాలను చూడవచ్చు ఒకటి ఈ నిర్మాణం ఒకటి మీరు సి మరియు 2 హైడ్రోజన్ అణువులను కలిగి ఉన్న మధ్య భాగాన్ని కలిగి ఉన్న ఒక నిర్మాణం మరియు రెండు అంచులలో ఈ నిర్మాణం ఉంటుంది అదేవిధంగా ఇది మరొక నిర్మాణం ఇక్కడ మధ్య భాగం C2H5 భాగాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ రెండు అంచులలో C2 H5 భాగాలు ఉన్నాయి స్పష్టంగా అవి ముఖ్యమైనవి మీకు ఒక పరిష్కారం ఉంది ఇది AND నోడ్ మరొక పరిష్కారం ఇక్కడ ఉంది మరియు మూడవ పరిష్కారం ఆ వైపు ఇప్పుడు డెండ్రాళ్ ఏమి చేసింది అంటే అది ఈ స్థలాన్ని తెలివిగా నావిగేట్ చేస్తుంది దీని అర్థం డెండ్రాళ్ యొక్క ఈ CONGEN భాగం ఆచరణలో సాధ్యమయ్యే నోడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అది ఎలా చేస్తుంది దీనికి చాలా నిపుణుల జ్ఞానం ఉంది అందుకే ఈ వ్యవస్థను నిర్మించిన మొదటి నిపుణ వ్యవస్థ అని పిలుస్తారు అప్పుడు ఇది సింథటిక్ స్పెక్ట్రోగ్రామ్ను ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు మీరు దీనిని స్పెక్ట్రోగ్రామ్ను ఉత్పత్తి చేసి మీ రియల్ మెటీరియల్ స్పెక్ట్రోగ్రామ్తో పోల్చండి మరియు ఇది సరిపోలితే అది నిర్మాణాత్మక ఫార్ములా అని మీకు తెలుసు ఈ రోజు మేము అండ్ OR ట్రీస్ లేదా AND OR గ్రాఫ్ల ఆలోచనను ప్రవేశపెట్టాము మేము వాటి మధ్య ఎక్కువ వేరు చేయము మేము చాలా క్లుప్తంగా ఉన్నాము పరిష్కరించబడిన నోడ్లతో అనుబంధించబడిన కాస్ట్ గురించి మాట్లాడాము మరియు వీటిని రూట్ నోడ్లోకి చేర్చాలి తరువాతి తరగతిలో ఒక అనుకూలమైన పరిష్కారాన్ని కనుగొనటానికి ఒక AND OR ట్రీ లేదా గోల్ ట్రీని అన్వేషించే అల్గారిథమ్ను పరిశీలిస్తాము ఇప్పుడుమేము సెషన్నుఆపివేస్తాము